డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కోర్సు యొక్క మాడ్యూల్ 3 కు స్వాగతం మాడ్యూల్ 2 లో డేటాబేస్ నిర్వహణ వ్యవస్థలను పరిచయం చేసే చర్చలను మనము ప్రారంభించాము ఇది ఆ చర్చ యొక్క రెండవ మరియు ముగింపు భాగం కాబట్టి ఇది లెవెల్ అఫ్ అబ్స్ట్రక్షన్ నుండి డేటాబేస్ రూపకల్పన యొక్క రూపురేఖల వరకు మనం ఇంతకుముందు చర్చించిన అంశాలు ప్రస్తుత మాడ్యూల్లో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ని గురించి మెయిన్ పాయింట్స్ డిస్కస్ చేస్తాం కాబట్టి ఇది మనం చూడబోయే మెయిన్ టాపిక్స్ ఇక మనం ఇప్పటికే డేటాబేస్ డిజైన్ ఉంది ఇది వ్యాపార నిర్ణయాల ద్వారా నడపబడుతుంది మరియు కంప్యూటర్ సైన్స్ నిర్ణయాల ద్వారా మెరుగుపరచబడుతుంది భౌతిక రూపకల్పన కూడా ఉంది మరియు ఈ డేటాబేస్ మంచి డిజైన్ ఏన కాదా అని అడుగుతూ ఈ ప్రత్యేక పట్టికను మనం సమర్పించాము కాబట్టి ఉదాహరణకు దీని గురించి కొంచెం చూద్దాం మనం డిపార్ట్మెంట్ పేరు మరియు డిపార్ట్మెంట్ ఉన్న భవనాన్ని ప్రవేశపెట్టాము కాబట్టి అక్కడ చాల మంది బోధకులు ఉన్నారని చూస్తే ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వాట్సన్ భవనంలో నే ఉన్నారు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని వాట్సన్ భవనంలో ఉంచినట్లయితే ఈ పట్టికలోని అన్ని బోధకులు మరియు ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో భాగమైన బోధకులందరూ తమ విభాగాన్ని వాట్సన్ భవనంలో ఉంచారు కాబట్టి ఈ రెండింటిలో పునరావృతానికి ఒక నిర్దిష్ట సమస్య ఉంది అంటే ఒకే సమాచారం ఒకటి కంటే ఎక్కువసార్లు ఇవ్వబడుతుంది ఇది కావాల్సిన విషయం కాదు దీని పర్యవసానం ఇలా ఉంటది అనుకుందాం రేపు విశ్వవిద్యాలయం ఈ భౌతిక విభాగాన్ని వాట్సన్ నుండి టేలర్ భవనానికి మార్చాలని నిర్ణయించుకుంటుంది ఇది కదిలిన తర్వాత ఈ వాట్సన్ను టేలర్గా మార్చవలసి ఉంటుంది ఈ వాట్సన్ను కూడా టేలర్గా మార్చవలసి ఉంటుంది ఈ పట్టికలో భౌతిక విభాగానికి అనుగుణంగా ఉన్న వాట్సన్ యొక్క అన్ని సందర్భాలను టేలర్గా మార్చవలసి ఉంటుంది మరియు ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి మనకు రిడెండెన్సీ కోసం మనం అస్థిరమైన డేటాబేస్లో ఉంటాము కాబట్టి సింపుల్ గా ఇది మంచి డిజైన్ కాదని చెప్పాలంటే కొన్ని డిజైన్ మంచిదా లేదా కొన్ని డిజైన్కు శుద్ధీకరణ అవసరమా అనే దానిపై ఆధారపడి అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి డేటాబేస్లోని ప్రతి సంబంధాలు మంచివని నిర్ధారించడానికి మనం ఒక పద్దతిని తీసుకురావాలి దీన్ని చేయడంలో మనం ప్రధానంగా రెండు విధానాలను అనుసరిస్తాము ఒకటి ఎంటిటీ రిలేషన్ మోడల్ మరియు ఈ ఆబ్జెక్ట్స్ మధ్య ఉన్న సంబంధాల గురించి తెలిసి ఉంటే ఇది అర్ధమౌతుంది కాబట్టి ఒక విశ్వవిద్యాలయ డేటాబేస్లో ఆబ్జెక్ట్స్ అనేవి ఏంటంటే విద్యార్థులు కోర్సులు ఉపాధ్యాయులు మరియు సంబంధాలు ఒక ఉపాధ్యాయుడు కొన్ని సెట్ అఫ్ కోర్సెస్ ని బోధించటం ఒక విద్యార్థి కొన్ని సెట్ అఫ్ కోర్సెస్ కి హాజరవటం మరియు ఉపాధ్యాయులు ప్రాజెక్టుల కోసం విద్యార్థుల గ్రూప్స్ ని పర్యవేక్షించటం ఇలా ఇవన్నీ కూడ ER డయాగ్రమ్ ని అనుసరించడానికి ప్రయత్నిద్దాం ఈ నార్మలైజషన్ థియరీ s మరియు మొదలైనవి డిపెండెన్సీల యొక్క వివిధ రూపాలు అలాగే డిజైన్ మంచిదా లేదా చెడ్డదా అని లాంఛనప్రాయంగా అంచనా వేయడానికి ప్రయత్నించండి వాటిని నాణ్యత కోసం పరీక్షించి ఆపై వాటిని మెరుగుపరచడానికి సాధారణీకరించండి ఉత్తమమైన వాటిని చేయండి కాబట్టి ఇది ఎంటిటీ రిలేషన్ మోడల్ లను సంగ్రహించే ప్రక్రియ ఉంది అది డేటాబేస్ వ్యవస్థలో ఉండి డేటాబేస్ను సాధారణీకరించాలి అది డిజైన్ విధానం యొక్క ప్రాథమిక అవసరం మనం దాని గురించి మరికొన్ని పాయింట్ల కోసం ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటా మోడల్స్ వంటి పూర్ణాంకం వంటి రకంలో నిర్మించబడిన ఒక విలువ కానీ మీకు తెలిసిన ఆబ్జెక్ట్ రకమైన ఫీల్డ్లు మనకు కలిగి ఉండవు మనం ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటా మోడల్ యొక్క ప్రాథమిక భావన ఇదే మరియు మనం దాని ద్వారా వాటిని చూద్దాం కాని ఇది మనం కవర్ చేయడానికి ప్రయత్నించే ప్రాధమిక లక్ష్యం కాదు దీనికి విరుద్ధంగా XML ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ దీని అర్థం ఒక పేరా ఇక్కడ ఒక పేజీ విరామం ఉండాలి ఆ రకమైన మార్కప్లు ఉండాలి కానీ తరువాత ట్యాగ్ల పరంగా XML విభిన్న భాగాలతో వ్యవహరించే విధానం మరియు సమూహ ట్యాగ్లను సృష్టించే సామర్థ్యం డేటా మార్పిడికి గొప్ప భాషగా మారుతుందని నేను చివరి మాడ్యూల్లో వివరించినట్లు తేలింది కాబట్టి ఇది అన్ని రకాల కొత్త తరం డేటా ఇంటర్చేంజ్ ఫార్మాట్ గురించి తెలిసి ఉంటుందని నేను ఆశిస్తున్నాను మీరు కొన్ని XML పార్సింగ్ను చూడవచ్చు మరియు ప్రయత్నించవచ్చు ఇవి తెలుసుకోవడానికి గొప్ప సాధనాలు కూడా ఉన్నాయి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క ప్రధాన భాగం ఏమిటో క్లుప్తంగా చూద్దాం డేటాబేస్ ఇంజిన్ ప్రధానంగా 3 ప్రధాన భాగాలను కలిగి ఉంది స్టోరేజ్ మేనేజర్ స్టోరేజ్ మేనేజర్ అనేది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్లోని మాడ్యూల్ లేదా మాడ్యూళ్ల సమాహారం ఇది తక్కువ స్థాయి డేటా మరియు అప్లికేషన్ ప్రోగ్రామ్ లో కొన్ని సమస్యలు ఉన్నా కూడా అప్పుడు డేటా పాడైపోదు కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఉన్న సమస్యలు యాక్సిస్ టు ద స్టోరేజ్ పరంగా ఉపయోగించవచ్చని మీరు అర్థం చేసుకోవచ్చు బైనరీ సెర్చ్ ట్రీని ఒక డేటా భాగం పరంగా నిర్వహించాలి మనము చెప్పేది ఏంటంటే ఒక విలువ ఉంది పోలిక జరుగుతుంది దాని ఆధారంగా మీరు ఇలా చెప్పవచ్చు ప్రతి నోడ్ వద్ద ఆ విలువ చిన్నగా ఉంటే మీరు లెఫ్ట్ సబ్ ట్రీ ను ఉపయోగిస్తాను ఇప్పుడు సెర్చ్ ట్రీ కంపారిసన్ వంటి సమస్యలను పరిష్కరించుకోవాలి మనము లాంగ్వేజ్ లోకి అనువదిస్తుంది క్వరీ ట్రాన్స్లేటర్ చేయడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఇక్కడ ఆప్టిమైజర్ ఉందని గమనించవలసిన క్లిష్టమైన పదం ఇది కాబట్టి ఈ ఆప్టిమైజర్ ఒక క్లిష్టమైన భాగం ఈ క్వరీ మీ డేటాలో నడుస్తున్నప్పుడు మీకు తెలిసి కనీస సమయం ప్రభావవంతమైన రీతిలో నడుస్తుందని నిర్ధారించుకోవడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఒక ప్రణాళిక అమలు ను నిర్ణయించాల్సిన అవసరం ఉంది మనము వాస్తవ రిలేషనల్ ఆల్జీబ్రా ఎగ్జిక్యూషన్ ప్లాన్ ను సమర్ధవంతంగా వ్రాయడానికి డేటాను సమర్థవంతంగా మార్చడానికి డేటాను సమర్థవంతంగా చొప్పించడానికి అనుమతిస్తుంది కాబట్టి మనము దీన్ని చేసినప్పుడు క్వరీ ను అంచనా వేసే ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలి ఒకే విషయం వ్రాయడానికి వివిధ మార్గాలు ఉండవచ్చు వీటిని సమాన వ్యక్తీకరణ లేదా సమానమైన వ్యక్తీకరణలు అని పిలుస్తారు మరియు ప్రతి ఆపరేషన్ చేయడానికి మంచి అల్గోరిథంలు ఏమిటి మూల్యాంకనం చేసే మంచి మరియు చెడు మార్గాల మధ్య ఖర్చు ఉంటుంది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి మీరు అదే విధంగా లెక్కించవచ్చు మీరు ఇలాంటిదే సాధారణ ప్రోగ్రామింగ్ భాషలోని భావనలు కూడా చూశారు ఉదాహరణకు మనం క్రమబద్ధీకరించడానికి అనేక మార్గాలను చూశాము అందులో కొన్ని మంచివి మరియు కొన్ని సమర్థవంతంగా లేవు కాబట్టి క్వరీ పరంగా ఇలాంటి విషయాలను విశ్లేషించాల్సిన అవసరం ఉంటే మరియు మంచి మరియు చెడు మార్గాల మధ్య వ్యయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి అప్పుడు మనం ప్రతి ఆపరేషన్ ఖర్చును అంచనా వేయాలి ఇది గతంలో ఏమి జరిగిందో గణాంక సమాచారం మరియు ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఆ గణాంకాలను అంచనా వేయవలసిన అవసరం మీద ఆధారపడి ఉంటుంది ఇవి డేటాబేస్లోని క్వరీ ప్రాసెసింగ్ సబ్ ఇంజిన్ చేసే కొన్ని విషయాలు కాబట్టి స్టోరేజ్ మేనేజర్ మరియు క్వరీ ప్రాసెసర్కు మించి మనకు లావాదేవీ నిర్వహణ వ్యవస్థ ఉంది ఇది చాలా క్లిష్టమైనది మరియు డేటాబేస్ సిస్టమ్ యొక్క ప్రధానమైనది ఇది ప్రధానంగా డేటాబేస్ యొక్క రెండు ప్రాథమిక సమస్యలతో వ్యవహరించాలి అందులో ఒకటి వ్యవస్థ విఫలమైతే ఏమిటి అని చూడండి డేటాబేస్ వ్యవస్థలు మీరు ఇప్పటివరకు వ్రాసిన ప్రోగ్రామ్ల మాదిరిగా లేవు ఒక ప్రోగ్రామ్ అమలు ముగుస్తుంది ప్రోగ్రామ్ ఎల్లప్పుడూ అస్థిరమైన డేటాతో వ్యవహరిస్తుంది మీ ప్రోగ్రామ్ ప్రారంభమయ్యే ముందు డేటా ఉనికిలో లేదు మీ ప్రోగ్రామ్ ముగిసిన తర్వాత అది ఉనికిలో ఉండదు కాబట్టి ఒక కార్యక్రమం అనేది సంక్లిష్టమైనది ముఖ్యమైనది పరిమిత జీవితకాలం కలిగి ఉంటుంది దీనికి విరుద్ధంగా ఒక డేటాబేస్ నిరంతర డేటాతో వ్యవహరించే చాలా ఎక్కువ జీవితకాలం ఉంది అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అంటే ప్రతి అప్లికేషన్ నేను బ్యాంక్ ఫండ్ బదిలీ చేస్తున్నానా నేను క్రెడిట్ కార్డ్ చెల్లింపు చేస్తున్నానా నేను బ్యాలెన్స్ తనిఖీ చేస్తున్నానా లేదా నేను రైల్వే టికెట్ బుక్ చేస్తున్నానా నేను అమెజాన్ నుండి ఒక పుస్తకాన్ని కొనుగోలు చేస్తున్నానా ఇలాంటివన్నీ ప్రతి అప్లికేషన్ సాధారణ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది దీనికి స్థిర జీవితకాలం ఉంటుంది దీన్ని ప్రారంభిస్తే నేను కొన్ని ఆపరేషన్లు చేస్తాను తర్వాత నేను దానితో పూర్తి చేస్తాను కానీ దాని వెనుక ఉన్న డేటా నా ఖాతాల డేటా నా ఖాతా బ్యాలెన్స్ నా లావాదేవీలు నా వేర్వేరు బ్యాంక్ ఛార్జీలు మరియు డేటాబేస్లో నేను వాటిని దాటి చేసిన ప్రతి ప్రత్యేకమైన ఆపరేషన్లో ఉండవలసినవి ఇలా ఇవన్నీ కూడా ఉండాలి కాబట్టి ఈ కొన్ని దశలలో కొన్ని కారణాల వల్ల డేటాబేస్ వ్యవస్థ విఫలమైతే మనకు దాని యొక్క అపారమైన ప్రభావం ఉంటుంది మరియు అది మనం అంగీకరించగలిగేదాన్ని గ్రహించగల విషయం కాదు కాబట్టి రికవరీ అనే భావనతో డేటాబేస్ వ్యవస్థ రావాలి ఇది సాధ్యమే సిస్టమ్ విఫలమైతే దాన్ని అది స్థిరంగా ఉన్న ఒక నిర్దిష్ట స్థానానికి తిరిగి పొందడం సాధ్యమవుతుంది కాబట్టి డేటాబేస్ల యొక్క ఈ రకమైన పునరుద్ధరణ సామర్థ్యానికి హామీ ఇవ్వడానికి లావాదేవీ నిర్వహణ వ్యవస్థ బాధ్యత వహిస్తుంది అప్పుడు మనం ఇంతకుముందు చర్చించిన ఇతర ప్రశ్న ఏమిటంటే మీరు ఒకే డేటాబేస్ అదే సెట్ అఫ్ డేటా ని ఒకే సమయంలో యాక్సెస్ చేస్తున్న బహుళ వినియోగదారులు ఉన్నపుడు ఎం జరుగుతుంది కాబట్టి డేటా అస్థిరంగా లేకుండా ఒకటి కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఏకకాలంలో ఒక నవీకరణను ఉపయోగించగలరని ఎలా నిర్ధారించుకోవాలి అంటే నేను చెప్పినట్లుగా ఒకే సీటు మాత్రమే అందుబాటులో ఉంది ఒక నిర్దిష్ట రైలులో ఒక బెర్త్ అందుబాటులో ఉంది ఒక నిర్దిష్ట తేదీ మరియు ఒకే సమయంలో ఇద్దరు వినియోగదారులు బుకింగ్ ప్రారంభించారు ఇది జరగకూడదు వారిద్దరికీ బుకింగ్ లభిస్తుంది కాబట్టి ఒకరు పొందాలి ఒకరు పొందకూడదు మరియు కాంప్లెక్సిటీ ను చేస్తుంది ఇది చాలా క్లిష్టమైనది ఇది కార్యకలాపాల సమాహారం మరియు ఒకే లాజికల్ ఫంక్షన్ ను చేస్తుంది కాబట్టి ఇది ఏమీ చేయదు అలాగే ప్రతిదీ చేయదు ఇది కేవలం ఒక పర్టికులర్ లాజికల్ ఆపరేషన్ చేస్తుంది అదే లావాదేవీని రూపొందిస్తుంది కాబట్టి లావాదేవీల నిర్వహణ వ్యవస్థ ఒక భాగం ఈ లావాదేవీలన్నీ జరుగుతున్నప్పుడు ఒక డేటాబేస్ వ్యవస్థలో ఒక సాధారణ డేటాబేస్ వ్యవస్థలో ప్రతి సెకనులో వందల మరియు వేల లావాదేవీలు జరుగుతాయని నిర్ధారిస్తుంది డేటా ఇప్పటికీ స్థిరంగా ఉండాలి స్థిరమైన స్థితిలో వైఫల్యాలు ఉన్నప్పటికీ సమ్మతి ఉన్నప్పటికీ ఏ సమయంలోనైనా అది జరగకుండా చూసుకోవాలి ఒక ఖాతా నుండి ఒక మొత్తం డెబిట్ చేయబడింది మరియు జమ చేయబడలేదు ఖాతాకు లేదా మొత్తానికి ఒక ఖాతాకు జమ చేయబడింది మరియు సంబంధిత ఖాతాకు డెబిట్ చేయబడలేదు లేదా ఒకే సీటు ఒకే బెర్త్ను ఇద్దరు వ్యక్తులు ఒకే సమయంలో బుక్ చేస్తారు ఇలాంటివన్నీ కూడా వస్తాయి కాబట్టి ఇది ఉమ్మడి నియంత్రణ నిర్వాహకుడిని కూడా కలిగి ఉంటుంది ఇది వేర్వేరు ఏకకాలిక లావాదేవీల మధ్య పరస్పర చర్యను నియంత్రిస్తుంది ఇది డేటాబేస్లో స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది మరియు మొత్తం భద్రతను అందిస్తుంది కాబట్టి మొత్తంగా డేటాబేస్ ఇంజిన్ మరియు లావాదేవీ నిర్వాహకులతో సహా చూశాము ఇప్పుడు డేటాబేస్ సిస్టమ్ యొక్క సాధారణ వినియోగదారులు ఎవరు అనే దానిపై మనం చూద్దాం కాబట్టి మనం స్థూలంగా చూస్తే డేటాబేస్ సిస్టమ్ ద్వారా ఈ డేటాబేస్ను ఉపయోగించవచ్చు కాబట్టి ఇది వినియోగదారు యొక్క అత్యల్ప స్థాయి అప్పుడు మీరు సెట్ అఫ్ అప్లికేషన్ ప్రోగ్రామర్ల ని అన్ని వ్యవస్థలు తో ఎలా సరిపోతుందో వారు అర్థం చేసుకోవాలి తదుపరి స్థాయిలు విశ్లేషకులు గురించి వారిని అధునాతన వినియోగదారులు అంటారు కాబట్టి వారు వివిధ రకాల క్వరీ టూల్స్ మరియు డేటాబేస్ నిర్వాహకులు ఉపయోగించుకుంటారు కాబట్టి డేటాబేస్ నిర్వాహకులు ప్రత్యేక హక్కులు కలిగిన వ్యక్తులు వారు డేటాబేస్లో చాలా ప్రత్యేకమైన ఆపరేషన్ చేయగలరు ఉదాహరణకు డేటాబేస్ల బ్యాకప్ తీసుకోవడం వేర్వేరు వినియోగదారులను సృష్టించడం ఉదాహరణకు ఒక వైఫల్యం ఉంటే అప్పుడు వైఫల్యం రికవరీ స్క్రిప్ట్లను ఎలా చేయాలి మరియు డేటాబేస్ను తిరిగి పొందడం మొదలైనవి కాబట్టి వారు అన్ని రకాల పరిపాలన పనులు చేస్తారు కాని రోజువారీ డేటా నిర్వహణ సాధారణం కాదు మరియు మీకు తెలుసు క్వరీ ప్రాసెసింగ్ మొదలైనవి కూడా కాబట్టి మీరు మీ స్థానాలను తెలుసుకోవాలనుకుంటే ఈ కోర్సు ద్వారా మీరు అప్లికేషన్ ప్రోగ్రామర్లు మరియు విశ్లేషకుల మధ్య మిమ్మల్ని మీరు నిలబెట్టుకోబోతున్నారని మరియు కోర్సు యొక్క మొదటి సగం అప్లికేషన్ ప్రోగ్రామింగ్ అంశంపై కేంద్రీకృతమైందని నేను పేర్కొన్నాను రెండవ సగం విశ్లేషణపై ఎక్కువ దృష్టి పెడుతుంది మరి కొన్ని అడ్మినిస్ట్రేటివ్ పనులను కొంచెం చేస్తుంది కానీ దాదాపు తీవ్రమైన అడ్మినిస్ట్రేటివ్ పనులు కాదు అవి ఇప్పుడు డేటాబేస్ ఇంటర్నల్స్ మరియు ఆర్కిటెక్చర్ నిర్వహణపై డిస్కషన్ వచ్చినపుడు మనం ఈ మాడ్యూళ్ళ గురించి మాట్లాడుతాము తరువాత ఈ కోర్సులో మనం ఫైల్ మేనేజర్ వాస్తవ డేటా వాస్తవ డిస్క్ నిల్వ మరియు వేర్వేరు ఫైల్స్ మొదలైనవి మాత్రమే వ్యవహరిస్తాడు కాబట్టి మీరు చూడగలిగినట్లుగా మొత్తం వ్యవస్థ ఒక రకంగా లేయర్ ను తీసుకోవాలనుకుంటున్నాము కాబట్టి మనము దానిని బాగా అర్థం చేసుకోగలం కాబట్టి మీరు ఉపయోగిస్తున్న కంప్యూటర్ సిస్టమ్ ల్లో ఏదైనా క్లయింట్ సర్వర్ తప్పనిసరి ఉండాలి ఇక మీరు బ్రౌజర్లో ఏమి చేస్తున్నారు అనేది చూస్తే క్లయింట్ మరియు వాటి మధ్య బహుళ శ్రేణుల వెనుక ఒక సర్వర్ ఉంది డేటాబేస్లు ఒకే ప్రక్రియలు కావచ్చు లేదా పనితీరు కోసం అవి మల్టీప్రాసెసర్ సమాంతర డేటాబేస్ల పరంగా ఉండవచ్చు డేటా సెట్లు చాలా పెద్దవిగా ఉంటాయి ఒకే ప్రాసెసర్ ద్వారా వాటిని శోధించడం సాధ్యం కాకపోవచ్చు రీసన్బల్ టైం లో అవి డేటాను పంపిణీ చేయడం లో కావచ్చు పట్టికలు చాలా పెద్దవిగా ఉంటాయి నేను వాటిని ఒకే సమయంలో ఉంచలేకపోవచ్చు కాబట్టి ఇవి మీకు తెలిసిన విభిన్న అంశాలు సంక్లిష్టమైన నిజ జీవిత డేటాబేస్ వ్యవస్థ మరియు మనం కొన్ని అంశాలను కాలక్రమేణా పరిష్కరించుకుంటాము కాని మీరు ఒక డేటాబేస్ యొక్క తుది నిర్మాణం దాని అసోసియేటెడ్ అప్లికేషన్ అని గుర్తుంచుకోవాలి మరియు మీరు తెలుసుకోవలసిన కారకాలు చరిత్ర పరంగా బాగా నిర్ణయించాల్సిన కొన్ని కారకాలు ఉంటాయి మరియు నేను ఇక్కడ ప్రతి పాయింట్ ద్వారా వెళ్ళను ఇది పరిపూర్ణత కోసం మరియు విషయాలు ఎలా జరుగుతున్నాయి అనే దాని యొక్క సారాంశాన్ని మీకు ఇవ్వడం మాత్రమే కాబట్టి డేటాబేస్ వ్యవస్థ 50 మరియు 60 ల ప్రారంభంలో మొదలైనది మరియు తరువాత ఈ రిలేషనల్ మోడళ్ల యొక్క ప్రధాన పరిణామాలు 70 లలో జరగడం ప్రారంభమైంది 80 లలో నిజంగా ఇది ప్రోటోటైప్స్ తరచుగా ఉనికిలో ఉంటుంది కాబట్టి సంగ్రహంగా చెప్పాలంటే ఈ మాడ్యూల్లో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి చర్చించాము ఇక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యొక్క ఇంటర్నల్స్పై డిస్కషన్ ముగించాం మరియు తరువాత మనం రిలేషనల్ మోడల్పై మరింత వివరంగ తెలుసుకుంటాం